ఈ ఉపన్యాసం డేటా సైన్స్ కోసం సరళ బీజగణితం లేదా లీనియర్ ఆల్ జీబ్రాపై ఉంది లీనియర్ ఆల్ జీబ్రా డేటా సైన్స్ లో చాలా ప్రాథమిక భాగం మరియు సాధారణంగా ఒక సె మిస్టర్ లీనియర్ ఆల్ జీబ్రా కోర్సు నేర్చుకోవాలంటే సుమారు 36 గంటల సమయం పడుతుంది మేము ఇక్కడ ప్రయత్నిస్తున్నది ఏమిటంటే డేటా సైన్స్ లో లీనియర్ ఆల్ జీబ్రా వాడకాన్ని కొన్ని గంటల్లో ప్రవేశ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాము కాబట్టి లీనియర్ ఆల్ జీబ్రా యొక్క అంశాన్ని దాని వివరాలతో మనం కవర్ చేయ లే మని దీని అర్థం ఏది ఏమయినప్పటికీ మేము ఇక్కడ చేయటానికి ప్రయత్నించినది లీనియర్ ఆల్ జీబ్రా నుండి చాలా ముఖ్యమైన భావనలను గుర్తించడం మరియు ముఖ్యంగా ఈ కోర్సులో మేము బోధించబోయే విషయాలు మీకు బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఆ కోణంలో లీనియర్ ఆల్ జీబ్రా నుండి కొన్ని ముఖ్యమైన అంశాలను స్ఫటికీకరించాము ఈ కోర్సులో పాల్గొనేవారు ఇది నేర్చుకోవాలి మరియు అర్థం చేసుకో వాలి కాబట్టి ఇది నేను ప్రారంభం లోనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నాను నేను ప్రస్తావించ దలిచిన రెండవ విషయం ఏమిటంటే లీనియర్ ఆల్ జీబ్రా ను చాలా సిద్ధాంత పరంగా మరియు అధికారికం గా వివరించవచ్చు ఏది ఏమయినప్పటికీ డేటా సైన్స్ లో ఉన్న లీనియర్ ఆల్ జీబ్రాపై చిన్న మాడ్యూల్లో మనం చేసినది ఏమిటంటే మన ఆలోచనలను చాలా సాధ్యమైనంత సరళమైన పద్ధతి లో వివరించడానికి ప్రయత్నించాము అయినప్పటికీ మేము సరళ బీజగణితానికి సరళమైన పద్ధతి లో బోధిస్తాము కాబట్టి మేము ఈ విషయం ద్వారా సరళ బీజగణితం ఏ విధంగా ఉపయోగపడుతుందో మొదట వివరిస్తాను కాబట్టి డేటా సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు డేటా ప్రాతినిధ్యం డేటా సైన్స్ యొక్క ఒక ముఖ్యమైన అంశం గా మారుతుంది మరియు డేటా సాధారణంగా మాతృక రూపం లో ప్రాతినిధ్యం వహిస్తుంది మరియు మేము ఈ ప్రాతినిధ్యం మరియు మాత్రికల లోని భావన ల గురించి మాట్లాడుతున్నాము డేటా సైన్స్ దృక్పథం నుంచి ఆసక్తి ఉన్న రెండవ ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ డేటా లో అనేక రకమైన వేరియబుల్స్ ఉంటే ఈ వేరియబుల్స్ లో నిజంగా ముఖ్యమైనవీ ఏవి అని తెలుసుకోవాలనుకుంటున్నాను మరియు ఈ వేరియబుల్స్ మధ్య సంబంధం ఉంటే ఈ సంబంధాలను ఎలా వెలికి తీస్తుంది కాబట్టి డేటా ను అర్థం చేసుకునే దృక్కోణం నుండి మనం సమాధానం చెప్పాల్సిన మరో ఆసక్తికరమైన మరియు ముఖ్యమైన ప్రశ్న ఇది లీనియర్ ఆల్ జీబ్రా సాధనాలు దీన్ని అర్థం చేసుకోవడానికి మీకు ఉపయోగపడతాయి మరియు ఇది ఈ కోర్సులో మనము నేర్చుకోబోతున్నాము అన్ని రకాల మిషన్ లర్నింగ్ అల్గోరిథంలలో సరళ బీజగణితం నుండి వచ్చే ఆలోచనలు చాలా ముఖ్యమైనవి అని మేము ప్రాథమికంగా మూడవ బ్లాక్ లో వివరించాము కాబట్టి ఈ భావనలలో కొన్నింటి గురించి మంచి అవగాహన కలిగి ఉండాలి మీరు మరింత క్లిష్టమైన లేదా సంక్లిష్టమైన మిషన్ లర్నింగ్ అల్గోరిథంలు అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆ కోణంలో కూడా లీనియర్ ఆల్ జీబ్రా డేటా సైన్స్లో ఒక ముఖ్యమైన భాగం కాబట్టి మేము మాత్రికలు ప్రారంభిస్తాము మీలో చాలామంది ఇంతకు ముందు మాత్రికలను చూసారు నేను మాత్రికలను పరిశీలించబోతున్నాను మరియు డేటా సైన్స్ దృక్కోణం నుండి సంబంధించిన ముఖ్యమైన ఆలోచనలను సంగ్రహించబోతున్నాను మాతృక అంటే ఏమిటి మ్యాట్రిక్స్ అనేది డేటాను అడ్డు వరుస లు మరియు నిలువు వరుసలు నిర్వహించడం ఇప్పుడు మీరు డేటా ను నిర్వహించడానికి అనేక మార్గాలు ఉన్నాయి ఈ డేటాను నిర్వహించడానికి మాతృక మీకు అనుకూలమైన మార్గాన్ని అందిస్తుంది కాబట్టి మీరు ఇంజనీర్ అయితే మరియు మీరు బహుళ వేరియబుల్స్ కోసం డేటాను చూస్తున్నట్లయితే చాలా సార్లు మీరు ఈ డేటాను తరువాత ఎలా ఉపయోగించవచ్చో ఒక ఫార్మాట్లో ఎలా ఉపయోగించాలో దానికి మ్యాట్రిక్స్ సహాయపడుతుంది ఇప్పుడు డేటాను సూచించడానికి మాత్రికలను ఉపయోగించవచ్చు లేదా కొన్ని సందర్భాల్లో సమీకరణాలను సూచించడానికి మాత్రికలను కూడా ఉపయోగించవచ్చు మరియు మాతృక అనేక సమీకరణాలలో గుణకాలు దాని భాగం వలె కలిగి ఉంటుంది ఇప్పుడు మేము ఈ మాత్రికలను ఉత్పత్తి చేసిన తర్వాత మీరు ఈ మాత్రికలను అర్థం చేసుకోవడానికి మరియు మార్చటానికి సరళ బీజగణిత సాధనాలను ఉపయోగించవచ్చు తద్వారా మీరు ఈ డేటా నుంచి ఉపయోగకరమైన సమాచారం మరియు ఉపయోగకరమైన జ్ఞానాన్ని పొందగలుగుతారు కాబట్టి మాత్రికలను ఎలా అర్థం చేసుకో గలం మరియు అధ్యయనం చేయవచ్చో ప్రారంభించి ఆపై ప్రయత్నించి అర్థం చేసుకుందాం మాతృకలను సాధారణంగా మిషన్స్ లలో డేటాను నిల్వ చేయడానికి మరియు సూచించడానికి ఉపయోగించే ముందు నేను చెప్పినట్లుగా మరియు డేటాను నిర్వహించడానికి మాతృక చాలా సహజమైన విధానం సాధారణంగా మనకు మాతృక ఉన్నప్పుడు అది అడ్డు వరుస లు మరియు నిలువు వరుస ల తో కూడిన దీర్ఘచతురస్రాకార నిర్మాణం సాధారణంగా మేము నమూనాలను సూచించడానికి అడ్డు వరుస ను ఉపయోగిస్తాము మరియు తరువాతి స్లైడ్లలో దీని అర్థం ఏమిటో నేను వివరిస్తాను మరియు డేటా లోని వేరియబుల్స్ లేదా లక్షణాలను సూచించడానికి మేము నిలువు వరుసలను ఉపయోగిస్తాము ఇప్పుడు ఇది కేవలం ఒక ప్రాతినిధ్యం నమూనాలను సూచించడానికి వేరియబుల్స్ మరియు నిలువు వరుసలను సూచించడానికి మీరు అడ్డు వరుసలు ఉపయోగించుకునే అవకాశం ఉంది మరియు దానిలో తప్పు ఏమీ లేదు ఏదేమైనా ఈ కోర్సులో మేము ఇచ్చిన మెటీరియల్ లో ఈ కోర్సుకు సంబంధించినంతవరకు అడ్డు వరుస లు నమూనాలను సూచించడానికి మరియు నిలువు వరుస లు వేరియబుల్స్ సూచించడానికి ఉపయోగిస్తాము నిజ జీవిత ఉదాహరణ ను ఉపయోగించి మాతృ కను వివరిస్తాను మీరు ఇంజనీర్ అని అనుకుందాం మరియు మీరు బహుళ లక్షణాలను కలిగి ఉన్న రియాక్టర్ కోసం చూస్తున్నారు మరియు మీరు ప్రెజర్ సెన్సార్లు టెంపరేచర్ సెన్సార్లు మరియు సాంద్రత వంటి సెన్సార్ల నుండి సమాచారాన్ని పొందుతున్నారు ఇప్పుడు మీరు ఈ వేరియబుల్స్ యొక్క 1000 నమూనాలను తీసుకున్నారని అనుకుందాం ఇప్పుడు మీరు ఈ డేటాను ఎలాగైనా నిర్వహించాలనుకుంటున్నారు తద్వారా మీరు దీన్ని అవసరమైన ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు దీన్ని చేయటానికి ఒక మార్గం ఈ మాతృక రూపంలో నిర్వహించడం ఇక్కడ మొదటి కాలమ్ వేర్వేరు నమూనాలు పాయింట్ల వద్ద ఒత్తిడి విలువలకు అనుగుణంగా ఉండే కాలమ్ రెండవ కాలమ్ అనేక నమూనా పాయింట్ల వద్ద ఉష్ణోగ్రత విలువ కు అనుగుణంగా ఉంటుంది మరియు మూడవ కాలమ్ అనేక నమూనా పాయింట్ల వద్ద సాంద్రత విలువ కు అనుగుణంగా ఉంటుంది కాబట్టి వేరియబుల్ను సూచించడానికి నిలువు వరుస లు ఉపయోగించబడుతున్నాయని అర్థం కాబట్టి ప్రతి కాలమ్ వేరియబుల్ కాలమ్ 1 ప్రెజర్ కాలమ్ 2 ఉష్ణోగ్రత మరియు కాలమ్ 3 సాంద్రత ను సూచిస్తుంది మరియు మీరు అడ్డు వరుస లను చూసి నప్పుడు మొదటి వరుస మొదటి నమూనా ను సూచిస్తుంది ఇక్కడ మొదటి నమూనా లో మీరు ఒత్తిడి విలువ 300 ఉష్ణోగ్రత విలువ 300 మరియు సాంద్రత విలువ 1000 అని చదువుతారు అదే విధంగా మీరు చివరి వరుస 1000 వ వరుస వరకు ప్రతి నమూనా బిందువు కు అనుగుణంగా అనేక వరుసలను కలిగి ఉంటారు ఇది 1000 నమూనా పాయింట్ ఇది పీడనం కలిగి 500 ఉష్ణోగ్రత 1000 మరియు సాంద్రత 5000 కలిగి ఉంటుంది మరొక ఉదాహరణ తీసుకుందాం నాకు 2 వెక్టర్స్ X 1 2 3 T మరియు Y 2 4 6 ఉన్నాయని చెప్పండి ఇది మీరు కొలిచిన వేరియబుల్ మరియు Y మీరు కొలిచిన మరొక వేరియబుల్ అని చెప్పండి మరియు 3 విలువ లు మీరు వీటిని కొలిచిన 3 నమూనా పాయింట్ల ను సూచిస్తాయి ఇప్పుడు R లో మీరు ఈ సంఖ్య లను మాతృక లో ఉంచాలనుకుంటే ఇది చాలా సులభమైన కోడ్ మీరు ఏమి చేయాలంటే X c 1 2 3 ఇది 1 2 3 విలువలతో కూడిన కాలమ్ వెక్టర్ అని మీకు చెబుతుంది మరియు y అనే కాలమ్ వెక్టర్ 2 4 6 విలువలతో కూడిన కాలమ్ వెక్టర్ ఆపై మీరు సి బ్యాండ్ x y cbind x y ఆదేశాన్ని ఉపయోగిస్తారు అది వీటిని కలిపి ఉంచుతుంది మరియు మీరు A ను ముద్రించినప్పుడు ఈ మాతృక విలువను పొందుతారు ఇప్పుడు ఇంజనీరింగ్ ప్రాసెస్ సెన్సార్ల నుండి డేటాను సూచించడానికి మాత్రికలను ఉపయోగించడం గురించి మేము మాట్లాడుతున్నాము మాతృక యొక్క భావన మరియు మాత్రికలను మార్చడం అన్ని రకాల అనువర్తనాలు చాలా ముఖ్యం చిత్రాల గురించి డేటాను కంప్యూటర్ ఎలా నిల్వ చేస్తుందో నేను చూపిస్తున్న మరొక ఉదాహరణ ఇక్కడ ఉంది కాబట్టి ఉదాహరణకు మీరు ఈ చిత్రాన్ని ఎడమ వైపున తీసుకుంటే మరియు మీరు ఈ చిత్రాన్ని ఏదో ఒక కంప్యూటర్లో సూచించాలనుకుంటే దీనికి ఒక మార్గం ఈ చిత్రాన్ని సంఖ్యల మాతృక గా సూచించడం కాబట్టి ఉదాహరణకు మీరు ఇక్కడ ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకుంటే మీరు ఈ చిన్న ప్రాంతాన్ని బహుళ పిక్సెల్ గా విడగొట్టవచ్చు మరియు పిక్సెల్ వైట్ బ్యాక్ గ్రౌండ్ లేదా బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ అనే దానిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదాహరణకు ఇక్కడ మీరు ఈ సంఖ్య లను చూస్తారు ఇవి పెద్ద సంఖ్యలో తెల్లటి బ్యాక్ గ్రౌండ్ను సూచిస్తాయి మరియు మీకు ఈ చిన్న సంఖ్యలు ఉన్నాయి ఇవి నల్ల బ్యాక్ గ్రౌండ్ సూచిస్తాయి కాబట్టి ఇది స్నాప్షాట్ లేదా ఈ చిత్రంలో చాలా చిన్న భాగం ఇప్పుడు మీరు ఈ చిత్రాన్ని చాలా భాగాలుగా చేసినప్పుడు మీకు చాలా పెద్ద మాతృక ఉంటుంది మరియు పెద్ద మాతృక చిత్రాన్ని సూచించడం ప్రారంభిస్తుంది ఇప్పుడు మీరు అడగ వచ్చు నేను అలాంటిదే ఎందుకు చేస్తాను కంప్యూటర్ వేర్వేరు చిత్రాలు చూడగలగాలి మరియు అవి భిన్నం గా ఉన్నాయా లేదా ఒకేలా ఉన్నా యా లేదా చిత్రం లోని ఉప భాగాలను గుర్తించగలదా అని మీరు కోరుకునే అనేక అనువర్తనాలు ఉన్నాయి మరియు అవన్నీ ఏదో ఒక రకమైన మ్యాట్రిక్స్ మ్యానిప్యులేషన్ ద్వారా జరుగు తాయి మరియు మీరు చిత్రాన్ని ఈ విధంగా మ్యాట్రిక్స్ గా మారుస్తా రు ఇప్పుడు మేము ఈ మాతృక ను మార్చి నప్పుడు మనం మళ్ళీ దీర్ఘచతురస్రాకార రూపం లోకి వచ్చాము ఇక్కడ మనకు అడ్డు వరుస లు మరియు నిలువు వరుస లు ఉన్నాయి ఇక్కడ ఈ చిత్రానికి ప్రాతినిధ్యంగా డేటా నిండి ఉంటుంది కాబట్టి నేను ఇంతకు ముందు చూపిన చిత్రాన్ని ఇమేజ్లో పిక్సెల్ విలువల యొక్క పెద్ద మాతృక మెషిన్ లో నిల్వ చేయవచ్చు మరియు మీరు ఇతర చిత్రాలను చూపించగలరు మరియు ఈ చిత్రాలు దానికి సమానమైనవి లేదా అసమానమైనవి మరియు మొదలైనవి మరియు సరళ బీజగణిత మాతృక కార్యకలాపాల నుండి వచ్చిన ఆలోచనలుమెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ కి గుండె లేదా హార్ట్ వంటివి కాబట్టి సారాంశంలో మీకు డేటా మ్యాట్రిక్స్ ఉంటే డేటా మ్యాట్రిక్స్ ఇంజనీరింగ్ ప్రణాళికలో జనాభా లెక్కల నుండి డేటా కావచ్చు ఇది చిత్రాన్ని సూచించే డేటా కావచ్చు ఇది అనేక సమీకరణాల నుండి మీకు గుణకాలు ఉన్న మోడల్ను సూచించే డేటా కావచ్చు కాబట్టి మాతృక ప్రాథమికంగా వివిధ వనరులు లేదా వివిధ దృక్కోణాల నుండి డేటాను కలిగి ఉంటుంది మరియు ప్రతి డేటా మాతృక అడ్డు వరుసలు మరియు నిలువు వరుసల ద్వారా వర్గీకరించబడుతుంది మరియు అడ్డు వరుసలు నమూనాలను సూచిస్తాయి మరియు నిలువు వరుసలు లక్షణాలను లేదా చరరాశులను సూచిస్తాయి ఇప్పుడు మేము మాతృ కను ఎలా ఉత్పత్తి చేస్తారో మరియు ఎందుకు మాత్రికలను ఉత్పత్తి చేస్తామో అర్థం చేసుకున్నాము తరువాతి ప్రశ్న ఈ క్రింది వి కావచ్చు నాకు చాలా నమూనా లు మరియు అనేక వేరియబుల్స్ ఉన్న మాతృక ఉందని అనుకుందాం డేటా లో ఉన్న అన్ని వేరియబుల్స్ ముఖ్యమైనవి అవునా కాదా అని తెలుసుకోవటానికి ఆసక్తి కలిగి ఉండవచ్చు మరో మాటలో చెప్పాలంటే ఈ వేరియబుల్స్ గురించి నేను నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నాను వాస్తవానికి స్వతంత్ర చరరాశులు ఎన్ని ఉన్నాయి కాబట్టి ఈ డేటా లో ఎంత సమాచారం ఉందో నాకు తెలుసు కాబట్టి నాకు వేలాది వేరియబుల్స్ ఉన్నాయని మరియు వాటిలో 4 లేదా 5 మాత్రమే స్వతంత్రంగా ఉన్నాయని చెప్పండి అప్పుడు నేను వాస్తవానికి ఈ కొన్ని వేరియబుల్స్ కోసం మాత్రమే విలు వలను నిల్వ చేయగలను మరియు మిగిలిన వాటిని ఈ వేరియబుల్స్ యొక్క ఫంక్షన్ గా లెక్కించగలను కాబట్టి నా దగ్గర ఎంత సమాచారం ఉందో తెలుసుకోవడం ముఖ్యం కాబట్టి ఇది క్రింది ప్రశ్నలకు దారి తీస్తుంది మొదటి ప్రశ్న కావచ్చు డేటా మాతృక లోని అన్ని గుణాలు లేదా వేరియబుల్స్ నిజంగా సంబంధమైనవి లేదా ముఖ్యమైనవిగా ఉన్నాయా ఇప్పుడు ఒక ఉప ప్రశ్న ఏమిటంటే అది ఒకదానికొకటి సంబంధించినవి అవునా కాదా అని నేను ఒక వేరియబుల్ను ఇతర వేరియబుల్స్ కలయికగా వ్రాయగలిగితే ప్రాథమికంగా నేను ఆ వేరియబుల్ను వదలవచ్చు మరియు ఇతర వేరియబుల్స్ను నిలుపుకుంటాను మరియు నాకు కావలసినప్పుడు ఈ వేరియబుల్ను లెక్కించవచ్చు కాబట్టి ఇది మిషన్ లెర్నింగ్ మరియు అనేక ఇతర అనువర్తనాలలో ఉపయోగించాలనుకుంటున్న చాలా ముఖ్యమైన ఆలోచన కాబట్టి ఈ వేరియబుల్స్ ఎన్ని నిజంగా స్వతంత్రంగా ఉన్నాయో నేను ఎలా కనుగొంటాను మరియు కొన్ని వేరియబుల్స్ మాత్రమే నిజంగా స్వతంత్రంగా ఉన్నాయని అనుకుందాం అప్పుడు ఈ వేరియబుల్స్ మరియు ఇతర డిపెండెంట్ వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని నేను ఎలా గుర్తించగలను మరియు ఒకసారి నేను డేటా మ్యాట్రిక్స్ యొక్క పరిమాణాన్ని మనం ఎలా తగ్గిస్తాము అనేవి ఆసక్తి ఉన్న ప్రశ్నలు కాబట్టి మనం మాట్లాడిన ఉదాహరణను పరిశీలిద్దాం బహుళ లక్షణాలతో రియాక్టర్ మునుపటి స్లైడ్లో మేము ఒత్తిడి ఉష్ణోగ్రత మరియు సాంద్రత గురించి మాట్లాడాము ఇక్కడ నేను స్నిగ్ధతను కూడా చేర్చాను నా దగ్గర 500 నమూనాలు ఉన్నాయని చెప్పండి అప్పుడు నేను ఈ డేటాను వరుస లోని నిలువు వరుసలు మరియు నమూనాలలో వేరియబుల్స్తో నిర్వహించినప్పుడు అప్పుడు నేను 500 బై 4 మ్యాట్రిక్స్ పొందు తాను ఇక్కడ ప్రతి అడ్డు వరుస 500 నమూనాలలో ఒక దాన్ని సూచిస్తుంది మరియు మీరు కాలమ్లోకి వెళితే అది వేరియబుల్ విలువ లు ను సూచిస్తుంది మేము తీసుకున్న అన్ని నమూనాల వద్ద ఇప్పుడు వాటిలో ఎన్ని నిజంగా స్వతంత్ర లక్షణాలు అని తెలుసుకోవాలనుకుంటున్నాను కాబట్టి డొమైన్ పరిజ్ఞానం నుండి సాంద్రత సాధారణంగా ఒత్తిడి మరియు ఉష్ణోగ్రత యొక్క పని అని చెప్పవచ్చు కాబట్టి ఇది కనీసం ఒక లక్షణం మరొకదానిపై ఆధారపడి ఉంటుందని సూచిస్తుంది మరియు ఈ సంబంధం సరళ సంబంధంగా జరిగితే ఈ వేరియబుల్ను ఇతర వేరియబుల్స్ యొక్క సరళ కలయికగా లెక్కించవచ్చు ఇప్పుడు ఇవన్నీ నిజమై తే ఈ డేటా మాతృక లోని సంబంధాన్ని గుర్తించడానికి సమస్య యొక్క భౌతికశాస్త్రం మన కు సహాయ పడుతుంది ఈ సంబంధాలను గుర్తించడానికి డేటా కూడా మాకు సహాయపడుతుందా లేదా అనేది ఆసక్తి ఉన్న అసలు ప్రశ్న స్వతంత్ర చరరాశుల సంఖ్యను గుర్తించాలనుకున్నప్పుడు మనకు ఇప్పుడు లక్షణాల కంటే చాలా ఎక్కువ నమూనాలు ఉన్నాయని మరియు ఒకసారి మాతృ కను కలిగి ఉన్నామని అనుకుందాం ఉపయోగపడే భావన మాతృక యొక్క ర్యాంక్ మరియు మాతృక యొక్క ర్యాంక్ మాతృక లో ఉన్న సరళ స్వతంత్ర వరుసలు లేదా నిలువు వరుసల సంఖ్య నిర్వచించబడింది కాబట్టి ఈ ఉదాహరణను ఇక్కడ 1 2 3 2 4 6 1 0 0 ఉన్న మాతృక కలిగి ఉన్న దాన్ని పరిశీలించండి ఈ మాతృక ఉద్దేశపూర్వకం గా ఉత్పత్తి చేయబడిందని మీరు గమనించినట్లయితే మొదటి కాలమ్ రెండుసార్లు చేస్తే రెండవ కాలమ్ వస్తుంది కాబట్టి మరో మాటలో చెప్పాలంటే రెండవ కాలమ్ మొదటి కాలమ్ మీద ఆధారపడి ఉంటుంది లేదా మొదటి కాలమ్ రెండవ కాలమ్ మీద ఆధారపడి ఉంటుందని మీరు చెప్పవచ్చు ఇప్పుడు ఈ రెండింటి నుండి స్వతంత్రంగా ఉన్న మరొక కాలమ్ ఉంది కాబట్టి మీరు ఈ మాతృక గురించి ఆలోచిస్తే 2 స్వతంత్ర నిలువు వరుసలు ఉన్నాయి దీని అర్థం 2 స్వతంత్ర చరరాశులు ఉన్నాయి కాబట్టి మీరు దీన్ని గుర్తించడానికి R ను ఉపయోగిస్తుంటే సరైన లైబ్రరీని లోడ్ చేసి ఆపై A యొక్క కమాండ్ ర్యాంక్ను ఉపయోగించండి మరియు మీరు మ్యాట్రిక్స్ ర్యాంక్ను 2 గా పొందుతారు కాబట్టి ర్యాంక్ అనే భావన ముఖ్యం ఇది తగ్గిన వేరియబుల్స్తో పని చేయడానికి అనుమతిస్తుంది మరియు ఒకసారి మేము స్వతంత్రత ను గుర్తించాము వేరియబుల్స్ అదే డేటా జనరేషన్ ప్రక్రియ నుండి డేటా ఉత్పత్తి అవుతుంటే స్వతంత్ర వేరియబుల్స్ నుండి డిపెండెంట్ వేరియబుల్స్ లేదా లక్షణాలను లెక్కించవచ్చు ఇతర వేరియబుల్స్పై ఆధారపడి ఉండే కొన్ని వేరియబుల్స్ ఉన్నాయని మరియు డేటా జనరేషన్ ప్రాసెస్ ఒకేలా ఉన్నట్లయితే మీరు ఎన్ని నమూనాలను ఉత్పత్తి చేసిన ఫర్వా లేదు మీరు ఎల్లప్పుడూ డిపెండెంట్ వేరియబుల్స్ను ఒక ఫంక్షన్గా కనుగొనవచ్చు ఇప్పుడు మనం ఎన్ని స్వతంత్ర చరరాశులను గుర్తించాలో మాట్లాడాము వేరియబుల్స్ సంఖ్య కంటే కంటే స్వతంత్ర చరరాశుల సంఖ్య తక్కువగా ఉందని అనుకోండి అప్పుడు ప్రాథమికంగా స్వయంచాలకంగా ఈ వేరియబుల్స్ మధ్య సరళ సంబంధాలు ఉన్నాయని అర్థం వేరియబుల్స్ లేదా లక్షణాల మధ్య ఈ లీనియర్ రిలేషన్ షిప్లను ఎలా గుర్తించాలో ఇప్పుడు మనం తదుపరి ప్రశ్న అడుగు తాము కాబట్టి లక్షణాల మధ్య సరళ సంబంధాలను ఎలా గుర్తిస్తారు అనే ఈ ప్రశ్నకు శూన్య స్థలం లేదా నల్ స్పేస్ మరియు శూన్యత అనే భావ నల ద్వారా సమాధానం ఇవ్వబడుతుంది అది మనం ఇప్పుడు వివరించబోతున్నాం మనకు మ్యాట్రిక్స్ A ఉన్నప్పుడు మరియు వెక్టర్స్ A ను కనుగొనగలిగితే A 0 మరియు β 0 వంటివి ఉంటే అప్పుడు మేము ఈ వెక్టర్ను మ్యాట్రిక్స్ యొక్క శూన్య స్థలం అని పిలుస్తాము కాబట్టి ఇక్కడ కొన్ని సాధారణ సంఖ్య లను చూద్దాం ఎందుకంటే A 3 బై 3 మ్యాట్రిక్స్ అయితే β A ను గుణి స్తే 3 by 1 గా ఉండాలి మరియు ఫలితం 3 బై 1 వెక్టర్ అవుతుంది మరియు ఈ 3 యొక్క అన్ని అంశాలు ఉంటే 1 వెక్టర్ ద్వారా 0 అప్పుడు మేము దీనిని మ్యాట్రిక్స్ యొక్క శూన్య స్థలం అని పిలుస్తాము ఇప్పుడు ఆసక్తి కరంగా మ్యాట్రిక్స్ యొక్క శూన్య స్థలం యొక్క పరిమాణం మనకు వేరియబుల్స్ మధ్య ఉన్న సంబంధాల సంఖ్యను అందిస్తుంది మీకు పరిమాణం 5 ఉన్న మ్యాట్రిక్స్ ఉంటే మరియు శూన్య స్థలం యొక్క పరిమాణం 2 అని చెప్పండి అప్పుడు ప్రాథమికంగా ఈ 5 వేరియబుల్స్లో 2 సంబంధాలు ఉన్నాయని అర్థం అంటే స్వయంచాలకంగా ఈ 5 వేరియబుల్స్లో 3 మాత్రమే సరళంగా స్వతంత్రంగా ఉంటాయి ఎందుకంటే ఈ స్వతంత్ర చరరాశుల యొక్క విధిగా డిపెండెంట్ వేరియబుల్స్ను లెక్కించడానికి 2 సంబంధాలు మిమ్మల్ని అనుమతిస్తాయి ఇప్పుడు ఈ శూన్య అంతరిక్ష వెక్టర్ లను ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడానికి దీనిని కొంచెం వివరంగా చూద్దాం నాకు ఇలాంటి మాతృక ఉందని అనుకుందాం ఇప్పుడు β ఉంటే మనం ఇక్కడ వ్రాసినది β 0 నేను మునుపటి స్లైడ్లో చెప్పినట్లుగా ఈ పరిమాణం యొక్క ఈ మాతృక ఉంటే మరియు నేను ఈ మాతృక తో గుణించినట్లయితే కుడి చేతి వైపున అనేక అంశాలు ఉండబోతున్నాయి మరియు mat ఈ మాతృక యొక్క శూన్య స్థలం కావాలంటే ప్రతి మూలకాలు 0 కి సమానం గా ఉండాలి ఇప్పుడు ఈ మూలకాలలో ప్రతి దానికి సమానమైన వాటిని చూద్దాం కాబట్టి మీరు కుడి వైపున మొదటి మూలకాన్ని తీసుకుంటే అది ఈ డేటా మ్యాట్రిక్స్ యొక్క మొదటి వరుస యొక్క ఉత్పత్తి మరియు ఈ β వెక్టర్ ప్రాథమికంగా x11 β1 x12 β2 మరియు βn 0 ఇప్పుడు అదేవిధంగా మీరు రెండవ వరుస కు చేరుకొని రెండవ వరు సను ఈ వెక్టర్ ద్వారా గుణి స్తే మీకు మరొక సమీకరణం లభిస్తుంది మీరు ఇలా చేస్తే మేము ఈ ఉత్పత్తి ని వ్రాస్తే ప్రతి నమూనా కోసం మీరు ఒక సమీకరణాన్ని పొందబోతున్నారు ఉదాహరణకు చివరి నమూనా xm1 β1 xm2 β2 xmn మరియు βn 0 అవుతుంది ఇప్పుడు మీరు ఇక్కడ గమనించవలసిన ఆసక్తికరమైన విషయం ఉంది ఈ సమీకరణం అన్ని నమూనాలకు సంతృప్తికరంగా ఉంది కాబట్టి దీని ప్రాథమిక అర్థం ఏమిటంటే నమూనాతో సంబంధం లేకుండా వేరియబుల్స్ ఈ సమీకరణాన్ని కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది మరియు ప్రతి నమూనాకు ఈ సమీకరణం ఉన్నందున ఈ వేరియబుల్స్ లేదా లక్షణాల మధ్య ఇది నిజమైన సంబంధం అని మేము అనుకుంటాం కాబట్టి మరో మాటలో చెప్పాలంటే ఈ β 1 నుండి β m మీకు ఇస్తుంది ఇది వేరియబుల్స్ మధ్య సంబంధం లేదా మోడల్ సమీకరణం ఇస్తుంది కాబట్టి ఈ సమీకరణాన్ని సాధారణంగా x1 β1 x2 β2 గా xn βn 0 వరకు వ్రాయవచ్చని అన వచ్చు ఇక్కడ మీరు ఏదైనా నమూనా ను తీసుకొని ఆ నమూనా లోని వేరియబుల్స్ యొక్క విలు వలను x1 x2 వద్ద xn వరకు ప్రత్యామ్నాయం చేయవచ్చు మరియు ఇది సంతృప్తికరంగా ఉంటుంది కాబట్టి ఇది నిజమైన సంబంధం కాబట్టి ఇది మేము చెప్పాము A తో గుణించినప్పుడు A యొక్క ప్రతి అడ్డు వరుస 0 కి వెళితే మళ్ళీ ఇక్కడ గమనించండి కాబట్టి ప్రతి నమూనా లోని వేరియబుల్ విలువ లు ఒకే విధంగా ప్రవర్తిస్తాయని ఇది సూచిస్తుంది ఈ వేరియబుల్స్ మధ్య సరళ సంబంధాన్ని మేము నిజంగా గుర్తించాము ఇప్పుడు ప్రతి శూన్య స్పేస్ వెక్టర్ అటువంటి సంబంధానికి అనుగుణంగా ఉంటుంది మరియు శూన్య ప్రదేశం లో మీకు ఎక్కువ వెక్టర్స్ ఉంటే అప్పుడు మీరు వెలికితీసే సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మేము ఈ ఉదాహరణను మరో ఉదాహరణ తో ప్రదర్శిస్తాము కాబట్టి ఈ ర్యాంక్ శూన్య సిద్ధాంతం ప్రాథమికంగా మ్యాట్రిక్స్ A యొక్క శూన్యత మ్యాట్రిక్స్ A యొక్క ర్యాంక్ A యొక్క మొత్తం లక్షణాల సంఖ్య కు లేదా మాతృక యొక్క నిలువు వరుసల సంఖ్య కు సమానం గా ఉంటుందని చెబుతుంది కాబట్టి ఒక శూన్యత ఎన్ని సమీకరణాలు ఉన్నాయో మీకు చెబుతుంది శూన్య ప్రదేశం లో వెక్టర్స్ చాలా ఉన్నాయి A యొక్క ర్యాంక్ ఎన్ని స్వతంత్ర చరరాశులు ఉన్నాయో మీకు చెబుతుంది మరియు మీరు ఈ రెండింటిని జోడించినప్పుడు మీ సమస్య లో ఉన్న మొత్తం వేరియబుల్స్ సంఖ్యను పొందాలి కాబట్టి సంగ్రహంగా చెప్పాలంటే మీకు డేటా ఉన్నప్పుడు అందుబాటులో ఉన్న డేటాను డేటా మ్యాట్రిక్స్ రూపంలో వ్యక్తీకరించవచ్చు మరియు మేము ఈ ఉపన్యాసంలో చూసినట్లుగా వివిధ రకాలైన ఆపరేషన్లు చేయడానికి డేటా మ్యాట్రిక్స్ మరింత ఉపయోగపడుతుంది మేము శూన్య స్థలాన్ని కూడా నిర్వచించాము శూన్య స్థలం ఈ సంబంధాన్ని సంతృప్తిపరిచే వెక్టర్ల సమాహారంగా నిర్వచించబడింది కాబట్టి ఇది ప్రాథమికంగా గుణాలు లేదా వేరియబుల్స్ మధ్య సరళ సంబంధాలను గుర్తించడంలో సహాయపడుతుంది మరియు అటువంటి వెక్టర్స్ సంఖ్య లేదా అలాంటి సంబంధాల సంఖ్య శూన్యత ద్వారా ఇవ్వబడుతుంది మాతృక యొక్క శూన్యత శూన్య ప్రదేశంలో ఎన్ని సంబంధాలు ఉన్నాయో లేదా ఎన్ని వెక్టర్స్ ఉన్నాయో మీకు చెబుతుంది ఈ ఆలోచనలను కొంచెం కాంక్రీటు గా చేయడానికి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం 1 3 5 2 4 6 అయిన మాతృక A ను తీసుకుందాం ఈ మాతృక మరియు సంఖ్య లను శీఘ్రం గా పరిశీలిస్తే ఈ రెండు నిలువు వరుసలు సరళంగా స్వతంత్రంగా ఉన్నాయని మరియు తరువాత ఈ నిలువు వరుసలు సరళంగా స్వతంత్రంగా ఉంటాయని మీకు తెలియజేస్తుంది ఈ రెండు వేరియబుల్స్ మధ్య సంబంధాలు లేవు కాబట్టి నిలువు వరుసల సంఖ్య స్వతంత్రంగా ఉన్నందున ర్యాంక్ 2 అని మీరు చూడవచ్చు ర్యాంక్ 2 కాబట్టి శూన్యత 0 మరియు రెండు వేరియబుల్స్ స్వతంత్రంగా ఉన్నందున మీరు సంబంధాన్ని కనుగొనలేరు మీరు ఒక సంబంధాన్ని కనుగొనగలిగితే అప్పుడు ర్యాంక్ 2 ఉండకూడదు కాబట్టి ఇది ప్రాథమికంగా మాతృక A యొక్క శూన్య స్థలం ఏ వెక్టర్లను కలిగి ఉండదని సూచిస్తుంది మరియు ఈ వేరియబుల్స్ ముందు మేము చెప్పినట్లుగా సరళంగా స్వతంత్రంగా ఉంటాయి ఇప్పుడు మీరు R లో అదే పని చేయాలనుకుంటే మీరు ఏమి చేస్తారు మీరు ఈ ఆదేశాన్ని ఉపయోగించి ప్రాథమికంగా జరుగుతుంది 2 కి సమానమైన ఈ n నిలువు వరుసలు ఈ సంఖ్యను ఎన్ని నిలువు వరుసలలో ఉంచాలో మీకు తెలియజేస్తుంది కాబట్టి రెండు నిలువు వరుసలు ఉన్నందున ఈ సంఖ్యలు 1 3 5 2 4 6 గా విభజించబడతాయి మరియు మీరు ముందు చూసినట్లుగా వాస్తవానికి A ర్యాంక్ పొందండి మరియు మీరు నిలువు వరుసల సంఖ్యను ముద్రించవచ్చు మీరు ర్యాంక్ను ముద్రించవచ్చు మరియు నిలువు వరుసలను మరియు నిలువు వరుసల సంఖ్య మరియు ర్యాంక్ల మధ్య వ్యత్యాసం ఉన్న శూన్యతను ముద్రించవచ్చు ఇప్పుడు రెండవ కాలమ్ను ఉద్దేశపూర్వకంగా మొదటి కాలమ్కు రెండుసార్లు చేశామని నేను ప్రస్తావించిన చోటు గురించి మాట్లాడిన ఇతర ఉదాహరణను తీసుకుందాం కాబట్టి ఈ సందర్భంలో మాతృక యొక్క ర్యాంక్ 2 గా ఉంటుంది ఎందుకంటే రెండు సరళ స్వతంత్ర నిలువు వరుసలు మాత్రమే ఉన్నాయి మరియు వేరియబుల్స్ 3 నుండి శూన్యత 3 2 1 అవుతుంది కాబట్టి మేము శూన్య అంతరిక్ష వెక్టర్ను చూసినప్పుడు మీకు ఒక వెక్టర్ ఉంటుంది ఇది ఈ మూడు వేరియబుల్స్ మధ్య సంబంధాన్ని గుర్తిస్తుంది కాబట్టి శూన్య స్థలాన్ని ఎలా లెక్కించాలో అర్థం చేసుకోవడానికి ఈ ఉదాహరణను చూద్దాం కాబట్టి మేము ఈ β 0 సమీకరణాన్ని ఏర్పాటు చేసాము మరియు మనకు ఇక్కడ 1 మాత్రమే లభిస్తుందని తెలుసు మరియు b మేము b1 b2 b3 గా వ్రాసాము మరియు మేము మొదటి వరుసకు వ్యతిరేకంగా కాలమ్ గుణకారం చేసినప్పుడు నేను b1 2b2 0 పొందుతాను నేను రెండవ వరుస మరియు కాలమ్ గుణకారం చేసినప్పుడు నాకు 2b1 4b2 0 లభిస్తుంది మరియు మీరు మూడవ గుణకారం చేసినప్పుడు మీకు b3 0 వస్తుంది ఇప్పుడు 2b1 4b2 0 అయిన రెండవ సమీకరణం మొదటి సమీకరణానికి రెండింతలు కాబట్టి అది నాకు అదనపు సమాచారం ఇవ్వదు కాబట్టి నేను ఆ సమీకరణాన్ని వదిలివేసాను ఇప్పుడు మీరు ఈ నోటీసు ను పరిష్కరించాలనుకున్నప్పుడు b 3 0 గా పరిష్కరించబడింది అయితే ఈ సమీకరణం నుండి మీరు పొందగలిగేది b1 2b2 కాబట్టి మనం చేసినది b1 కు బదులుగా 2b2 మరియు b20 ని నిలుపుకుంటుంది ఇది ప్రాథమికంగా మీరు శూన్య స్పేస్ వెక్టర్ ను 2 1 0 పొందవచ్చ ని చెబుతుంది ఏదేమైనా మీరు ఏ స్కేలార్ మల్టిపుల్స్ ఉపయోగించినా అది ఇప్పటికీ శూన్య స్పేస్ వెక్టర్గానే ఉంటుంది కాబట్టి A times β 0 ఇక్కడ β ఒక వెక్టర్ A మాతృక అయితే సులభంగా కనిపిస్తుంది నేను మరొక ఇతర వెక్టర్ ను β నుండి తీసుకుంటానని అనుకుందాం ఇది C β ఇక్కడ C స్థిరం గా ఉంటుంది నేను దాన్ని తిరిగి ప్లగ్ చేస్తే నాకు A times C β 0 లభిస్తుంది ఎందుకంటే ఇది స్కేలార్ అయినందున నేను దానిని CA β 0 నుండి తీయ గలను కాబట్టి ఇది 0 C times 0 అవుతుంది కాబట్టి ఇది కూడా ఒక 0 వెక్టర్ గా ఉంటుంది కాబట్టి β శూన్య అంతరిక్ష వెక్టర్ అయినప్పుడు దాని యొక్క ఏదైనా స్కేలార్ గుణకం కూడా శూన్య అంతరిక్ష వెక్టర్ అవుతుంది అది ఇక్కడ ఈ k ద్వారా కనిపిస్తుంది ఏదేమైనా ఈ వేరియబుల్స్ మధ్య మనకు సంబంధం ఉంది 2x1 x2 0 అనేది ఈ శూన్య అంతరిక్ష వెక్టర్ నుండి మనం బయటపడగల సంబంధం అని ప్రాథమికంగా చెబుతోంది కాబట్టి ఈ ఉపన్యాసాన్ని సంగ్రహంగా చెప్పాలంటే మాతృ కను అడ్డు వరుసలు మరియు నిలువు వరుసలలో డేటాను సూచించడానికి ఉపయోగించవచ్చు నమూనాలు మరియు వేరియబుల్స్ వరుసగా సూచిస్తాయి అనేక సమీకరణాలలో గుణకాలను నిల్వ చేయడానికి కూడా మాత్రికలను ఉపయోగించవచ్చు తరువాత ఉపయోగం కోసం దీనిని ప్రాసెస్ చేయవచ్చు ర్యాంక్ యొక్క భావన మీకు ఇన్ డిపెండెంట్ వేరియబుల్స్ లేదా శాంపిల్స్ సంఖ్య యొక్క భావనను ఇస్తుంది ఈ వేరియబుల్స్ మరియు శూన్య అంతరిక్ష వెక్టర్ల మధ్య ఏదైనా ఉంటే ఈ వేరియబుల్స్ మధ్య సరళ సంబంధాలను ఇస్తే శూన్యత యొక్క భావన సరళ సంబంధాల సంఖ్యను సూచిస్తుంది ఈ ఉపన్యాసం అర్థమయ్యేలా ఉందని నేను ఆశిస్తున్నాను మరియు తరువాతి ఉపన్యాసంలో మిమ్మల్ని మళ్ళీ చూస్తాము